ఈ సందర్భం లో పాత బస్ j ను రెఫెరెన్స్ బస్ r కు అనుసంధానిస్తాము i j పాత బసెస్ రెఫెరెన్స్ బస్ r ను Zb ఇంపిడెన్స్ ద్వారా అనుసంధానిస్తాము ఇది పటం 7 ఒక కొత్త బస్ పాత బస్ తో అనుసంధానించబడింది ఈ నోడ్ ను ఈ పాయింట్ కు అనుసంధానిస్తే ఈ సందర్భంలో Zb ఇంపిడెన్స్ మాత్రమే ఉంటుంది మరియు Ik0 దాని అర్థం పాత బస్ రెఫెరెన్స్ బస్ తో అనుసంధానించబడింది బస్ k రెఫెరెన్స్ బస్ r తో అనుసంధానించబడింది అప్పుడు Vk0 ఈ సందర్భం లో అదే సమీకరణం 20 మనం తిరిగి రాస్తాము కేవలం Ik0 పెట్టండి ఎందుకంటే ఈ నోడ్ ను ఇక్కడకు తీసుకు రాగానే పాత బస్ రెఫెరెన్స్ బస్ కు అనుసంధానించబడింది అంటే ZBUS మాతృక యొక్క పరిమాణం పెరగదు మొదట Ik వ్యక్తీకరణ కనుగొనాలి ఈ చివరి వరుస ను ఇలా రాయచ్చుVk0Zj1I1Zj2I2ZjjIjZjnInZjjZbIk మొత్తం అలానే ఉంటుంది కేవలం Vk0 ఇక్కడి నుండి మీకు Ik 1ZjjZbZj1I1Zj2I2ZjjIjZjnIn లభిస్తుంది ith బస్ యొక్క ఓల్టేజ్ వ్యక్తీకరణ ని ఇలా రాయవచ్చు ViZi1I1Zi2I2ZinInZijIk ఈ వ్యక్తీకరణ లో Ik సబ్స్టిట్యూట్ చేస్తే 24 మరియు 23 సమీకరణాల నుండి మనకు ఈ సమీకరణం వస్తుంది ViZi1 ZijZj1ZjjZbI1Zi2 ZijZj2ZjjZbI2Zin ZijZjnZjjZbIn

ఇది 25 వ సమీకరణం పరిశీలిస్తే ఈ Zi1Zi2 ప్రాథమికంగా పాత ZBUS యొక్క ఎలిమెంట్స్ మరియు ఇవి మార్పులు వాటిని మాతృక రూపం లో పెడితే అప్పుడుZBUSNEWZBUSOLD 1ZjjZbZ1j Z2j Zij Znj Zj1 Zj2 Zjn Zi1 Zi2 ఇవి పాత ZBUS మాతృక యొక్క ఎలెమెంట్స్ మరియు ఈ టర్మ్ Z1jZj1 ఇది సిమ్మెట్రిక్ మాతృక ఇది 26 వ సమీకరణం ఇది టైప్ 3 మాడిఫికేషన్ కొంచెం సాధన అవసరం తరువాత టైప్ 4 మాడిఫికేషన్ నేను మీకు చివరి వ్యక్తీకరణ ఇస్తాను ఈ భాగం మీరే ఉత్పన్నం చేయాలి టైప్ 4 మాడిఫికేషన్ ఇందులో రెండు పాత బసెస్ అనుసంధానించబడ్డాయి మరియు ఈ బసెస్ మధ్య ఇంపిడెన్స్ Zb బస్ i మరియు బస్ j రెండు పాత బసెస్ కరెంట్ Ik దిశ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ IiIk అవుతుంది ఇక్కడ Ij Ik అవుతుంది ఇది ఒక పాస్సివ్ లీనియర్ n బస్ పవర్ సిస్టం నెట్వర్క్ దాని అర్థం ఈ స్థితిలో కూడా ZBUS మాతృక ఆర్డర్ order అమరిక మారదు కేవలం ZBUS మారుతుంది ఈ పటం చూస్తూ Vi సమీకరణం రాస్తే ViZ1iI1Zi2I2ZiiIiIkZijIj IkZinIn మరియు VjZbIkVi KVL వర్తింప చేయండి ఇది బస్ i బస్ ఓల్టేజ్Vi ఇది బస్ j ఓల్టేజ్Vj మరియు ఇది రెఫెరెన్స్ బస్ ఇంపిడెన్స్ Zb ద్వారా అనుసంధానించబడ్డాయి కరెంట్ దిశ Ik తీసుకున్నాం KVL వర్తింపజేస్తే Vj ZbIkVi అవుతుంది ఇది 28 వ సమీకరణం Vj ZbIk ZbIkVi Vj0 అవుతుంది అంటే VjZbIkVi VjZj1I1Zj2I2ZjiIiIkZjjIj IkZjnIn Z1iI1Zi2I2ZiiIiIkZijIj IkZinInZbIkZj1I1Zj2I2ZjiIiIkZjjIj IkZjnIn 28 27 మరియు 29 సమీకరణాల నుండి Zj1I1Zj2I2ZjiIiIkZjjIj IkZjnInZbIkZi1I1Zi2I2ZiiIiIkZijIj Ik 0Zi1 Zj1I1Zi2 Zj2I2Zii ZijIiZij ZjjIjZin ZjnInZbZiiZjj Zij Zji Ik సరళీకరిస్తే Ik వ్యక్తీకరణ I1I2IiIj టర్మ్స్ లో వస్తుంది Vi వ్యక్తీకరణలో Ik సబ్స్టిట్యూట్ చేయండి తరువాత ఆ వ్యక్తీకరణ వస్తుంది ఇది ZBUSNEW ZijZji మరియు Ik కోఎఫీషియెంట్ ZbZiiZjj 2Zij ఎందుకంటే ZijZji కాబట్టి ఈ వ్యక్తీకరణలో 2Zij అవుతుంది ఇది 30 వ సమీకరణం అంటే మనం అదే రాయొచ్చు V1 V2 Vn Vk0 మరియు 0 ఏదైతే వస్తుందో అది 0 కు సమానం Ik I1I2 టర్మ్స్ లో మీరు కనుగొనాలి అలా చేస్తే మీకు ఒక వ్యక్తీకరణ వస్తుంది మరియు దాని నుండి ఉత్పన్నం చేస్తే ZBUSNEWZBUSOLD 1ZbZiiZjj 2ZijZ1i Z1j Z2i Z2j Zni Znj Zi1 Zj1 Zi2 Zj2 Zin Zjn ఇది టైప్ 4 మాడిఫికేషన్ 4 రకాల మాడిఫికేషన్ ఉన్నాయి మొదట కొన్ని బసెస్ ను కొత్త బసెస్ అని కొన్ని పాత బసెస్ అని మరియు ఒకటి రెఫెరెన్స్ బస్ గా తీసుకుంటాము తరువాత అక్కడ నుండి ZBUS మాతృక ఏర్పరచడం మొదలుపెట్టాలి ఏదైనా ఒక సమస్య ఇస్తే మీరు మొదటి నుంచి మొదలు పెట్టాలి రెఫెరెన్స్ బస్ ఇచ్చారు ఏ బస్ తో నైనా మొదలుపెట్టవచ్చు ఆ బస్ కొత్త బస్ అవుతుంది ఒక సారి బస్ ను పరిగణిస్తే ఆ బస్ పాత బస్ అవుతుంది టైప్ 3 టైప్ 4 వ్యక్తీకరణ ఎక్కువ గణితం ఉందని అనిపిస్తాయి కానీ మీరు పద్ధతిగా చేయాలి ఒక సులభమైన ఉదాహరణ తీసుకుందాం ఉదాహరణకు పటం 10 ఒక 3 బస్ పవర్ నెట్వర్క్ ను చూపిస్తుంది రెఫెరెన్స్ బస్ ఉంది బస్ 1 నుండి 2 j 0 20 ఇచ్చారు j మళ్లీ మళ్లీ పెట్టను కానీ j ఉంది బస్ 3 కూడా ఉంది ఇది 0 2 0 2 0 5 0 ఇప్పుడు స్టెప్ 1 నుండి మొదలు పెట్టాలి ఎందుకంటే ZBUSOLD ఇక్కడ లేదు కొత్త బస్ 1 నుండి రెఫెరెన్స్ బస్ కు బ్రాంచ్ Z1r 0 5 p u ఆడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు మొదట ఏ బస్ పరిగణించినా అది కొత్త బస్ అవుతుంది బస్ 1 నుండి రెఫెరెన్స్ బస్ మధ్య కేవలం ఒక ఎలిమెంట్ ఇది టైప్ 1 మాడిఫికేషన్ బస్ 1 పాత బస్ అవుతుంది ఎందుకంటే దానిని అప్పుడే పరిగణించాంకాబట్టి ఒకే ఒక ఎలిమెంట్ ZBUS0 50 ఎందుకంటే బస్ 1 నుండి రెఫెరెన్స్ బస్ 0 తరువాత స్టెప్ 2 టైప్ 2 మాడిఫికేషన్ కొత్త బస్ నుండి పాత బస్ 1 కు బ్రాంచ్ Z21 ఆడ్ చేయండి ఈ బస్ పాత బస్ అవుతుంది ఇప్పుడు ఈ బస్ కొత్త బస్ అవుతుంది ఈ పాత బస్ ను కొత్త బస్ కు ఆడ్ చేస్తే ZBUS0 50 0 50 0 50 0 ఇది టైప్ 2 మాడిఫికేషన్ కాబట్టి ఈ పాత బస్ కొత్త బస్ కు ఆడ్ చేసినప్పుడు ఇది 2 x 2 మాతృక అవుతుంది j 1 మరియు k 2 j 1 అయినప్పుడు Zj1 Z11అవుతుంది Z11 మొదట 0 5 వచ్చింది ఇది కేవలం 3 బస్ సమస్య j1పాత బస్ మరియు ఇది ZjjZb Z11 ఎందుకంటే j1 మరియు k2 ఇది బ్రాంచ్ ఇంపిడెన్స్ 2 నుండి 1 0 2 అంటే 0 20 7 అవుతుంది ఇది కొత్త బస్ ను పాత బస్ కు ఆడ్ చేసినప్పుడు వచ్చే ZBUS తరువాత స్టెప్ 3 Z 13 0 20 కొత్త బస్ 3 నుండి పాత బస్ 1 కు ఆడ్ చేయండి ఇది కూడా టైప్ 2 మాడిఫికేషన్ ఈ స్థితిలో కొత్త బస్ k 3 మరియు పాత బస్ j 1 ZbZ310 2మరియు ZjjZ110 50 ZbZ110 20 70 అదే వ్యక్తీకరణ ఉపయోగించి j1 అంటే Z12 j1 Z210 5 కాబట్టి ZBUS0 5 0 5 0 5 0 7 0 5 0 5 0 5 0 ఇది టైప్ 2 మాడిఫికేషన్ తరువాత స్టెప్ 4 పాత బస్ 2 నుండి రెఫెరెన్స్ బస్ r కు బ్రాంచ్ Z2r ఆడ్ చేయండి 5 ఇది టైప్ 3 మాడిఫికేషన్ ఇక్కడ పాత బస్ j2 ఎందుకంటే దానిని అప్పుడే పరిగణించాం కాబట్టి ఆ బస్ ఎప్పుడు కొత్త బస్ అవ్వదు అది పాత బస్ j 2 n3 మరియు ZbZ2r0 5 కాబట్టి ZBUSNEWZBUSOLD 1Z22ZbZ12 Z22 Z32 Z21 Z22 Z23 Z బస్ లెక్కిస్తే ZBUSNEW0 5 0 5 0 5 0 7 10 5 0 7 0 5 0 5 0 7 0 5 0 2916 0 20840 0 2916 0 2084 0 2916 0 2084 0 4916 అవుతుంది కానీ ఇంకా అయిపోలేదు ఇంకొక బ్రాంచ్ ఉంది స్టెప్ 5 బ్రాంచ్ 2 నుండి 3 పాత బస్ 2 నుండి పాత బస్ 3 కు బ్రాంచ్ Z23 ఆడ్ చేస్తే ఎందుకంటే ఈ బస్ 2 మరియు 3 మనం అప్పుడే పరిగణించాం బస్ 2 మరియు బస్ 3 పాత బసెస్ ఇది టైప్ 4 మాడిఫికేషన్ n 3 i 2 j 3 మరియు ZbZ230 20 32 వ సమీకరణం ను ఇలా రాయచ్చు ZBUSNEWZBUSOLD 1Z22ZbZ33 2Z23Z12 Z13 Z22 Z23 Z32 Z33 Z21 Z31 Z22 Z32 Z23 Z33 మరియు మనం ముందు ఏదైతే సాధించామో అది ఎప్పుడూ ZBUS OLD అవుతుంది ఇది పునరుక్తి ప్రక్రియ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ZBUSNEW0 2916 0 20840 0 2916 0 2084 0 2916 0 2084 0 2916 0 2084 0 4916 10 20 2084 0 0832 0 0832 0 2832 0 0832 0 0832 0 2832 ZBUSNEWj0 2206 0 2500 0 2206 0 2793 0 2500 0 2500 0 2500 0 3500 ఇది 3 x 3 ZBUS మాతృక లెక్కించడానికి కంప్యూటర్ మరియు కోడింగ్ అవసరం ఈ 3 బస్ సమస్య కూడా చాలా సమయం తీసుకుంటుంది ఎందుకంటే చాలా లెక్కలున్నాయి కానీ ఈ సమస్యను పరిష్కరించవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక 1 రెఫెరెన్స్ బస్ r ఇచ్చారు 2 బస్ బస్ 1 బస్ 2 మరియు ఒక రెఫెరెన్స్ బస్ తీసుకోండి బస్ 3 లేదు 1 నుండి రెఫెరెన్స్ బస్ మరియు 2 నుండి రెఫెరెన్స్ బస్ అభ్యాసం గా మీరు ZBUSమాతృక ను లెక్కించండి ఇది ZBUS సూత్రీకరణ అల్గోరిథం మరొక ఉదాహరణ పటం 11 ఒక నమూనా పవర్ సిస్టం నెట్వర్క్ ను చూపిస్తుంది బస్ 3 వద్ద సాలిడ్ 3 ఫేజ్ ఫాల్ట్ సంభవించింది మీరు a ఫాల్ట్ కరెంట్ bV1f మరియు V2f c 1 21 3 మరియు 2 3 లైన్స్ లో ఫాల్ట్ కరెంట్స్ d Ig1f మరియు Ig2f నిర్ణయించాలి ఇది పటం ట్రాన్స్ఫార్మర్ రియాక్టన్స్ 0 1 జనరేటర్స్ రియాక్టన్స్ 0 4 0 4 1 2 3 రియాక్టన్స్ 0 2 0 2 0 2 8 వ సమీకరణం ఉపయోగించి దీనిని IfVr0ZrrZf అని రాయచ్చు బస్ 3 వద్ద ఫాల్ట్ సంభవించింది అంటే r 3 ఫాల్టెడ్ బస్ ఈ సిస్టం యొక్క థెవినెన్ పాస్సివ్ నెట్వర్క్ పటం 10 లో చూపబడింది ఇక్కడ జనరేటర్ 0 4 మరియు ఇది 0 1 కాబట్టి 0 5 మరియు ఫాల్ట్ సంభవించింది గ్రౌండ్ రెఫెరెన్స్ ఈ సిస్టం కు ZBUS మాతృక సూత్రీకరించారు మనం దానిని ఉపయోగించుకుందాం ఎందుకంటే అవి ఒకటే ఈ రకమైన సమస్య ఇచ్చినప్పుడు సాధారణంగా ZBUSమాతృక ఇస్తారు లేదంటే ZBUS మాతృక సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడు IfVr0ZrrZfV30Z3301 35 j2 85 p u ముందు ఉదాహరణ నుండి మనం ZBUSమాతృక ఉపయోగిస్తున్నాము 11 వ సమీకరణం ఉపయోగించి VifVi0 ZirZrrZfVr0 i 1 అయినప్పుడు V1fV10 Z13Z330V301 j0 25j0 2857 p u మరియు ఫాల్ట్ బస్ 3 వద్ద సంభవించింది కాబట్టి V3f0 13 వ సమీకరణం ఉపయోగించి IfijyijVif Vjf ఇది సాధారణ సమీకరణం ఇప్పుడు i1 j2 If12y12V1f V2fy120 2857 0 0మీకు తెలిసిన అన్ని విలువలను సబ్స్టిట్యూట్ చేయండి If120 0 వస్తుంది If13 j1 4285 p u అదే విధంగా If23 j1 4285 p 14 వ సమీకరణం ఉపయోగించి IfgiVgi VifjxgijxTi పై సమీకరణంలో ట్రాన్స్ఫార్మర్ రియాక్టన్స్ ను పరిగణించామని గమనించండి u ప్రీ ఫాల్ట్ నో లోడ్ ఓల్టేజ్V1f0 2857 p u xT10 10 కనుక Ifg11 0 1 j1 4286 అదే విధంగా Ifg2 j1 3 ఫేజ్ ఫాల్ట్ కు ఫాల్ట్ ఓల్టేజెస్ మరియు ఫాల్ట్ లైన్ కరెంట్ ఎలా లెక్కించా లో రెండు ఉదాహరణలు చూశాం ZBUSనిర్మాణ అల్గోరిథం ఎలా చేయాలో చూపించాం ఆ సందర్భంలో దశల వారీగా మనం ముందుకు వెళ్లాలి కానీ చాలా గణన ఉంది సమస్యలు ఇచ్చినప్పుడు సాధారణంగా ZBUSఇస్తారు లేకపోతే తరగతి గదిలో కంప్యూటర్ లేకుండా ZBUS లెక్కించడం సాధ్యం కాదు కానీ ఒక విషయం నేను చెప్పగలను కోడింగ్ వాస్తవానికి కష్టమైనది కాదు అది చాలా సులభం నా సలహా ఏమిటంటే ZBUSనిర్మాణ అల్గోరిథం సాధన చేసేటప్పుడు ఓపిక గా చేయండి ఒక సులభమైన 3 బస్ సమస్య రెఫెరెన్స్ బస్ తో దానికి లెక్కించండి అది ఇక్కడ కూడా ఎంత కష్టమో మనం చూశాం ధన్యవాదాలు